ఆవిష్కరణల కోసం ఎక్కడ వెతకాలి ఆవిష్కరణల కోసం ఎక్కడ వెతకాలి పరిశోధన ప్రచురణలు లేదా పరిశోధన ఫలితాల వల్ల ఆవిష్కరణలు సంభవించవచ్చు పరిశోధన ప్రచురణలు లేదా పరిశోధన ఫలితాల వల్ల ఆవిష్కరణలు సంభవించవచ్చు అవి పరిశోధకుడు రాసిన థీసిస్ వల్ల సంభవించవచ్చు అవి పరిశోధకుడు రాసిన థీసిస్ వల్ల సంభవించవచ్చు కొంత మంది వ్యక్తులు ఒక సమస్యను తీసుకొని దాన్ని పరిష్కరించడం వల్ల అవి రావచ్చు కొంత మంది వ్యక్తులు ఒక సమస్యను తీసుకొని దాన్ని పరిష్కరించడం వల్ల అవి రావచ్చు అవి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ వల్ల రావచ్చు అవి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ వల్ల రావచ్చు అవి ప్రాజెక్టుల వల్ల రావచ్చు అవి ప్రాజెక్టుల వల్ల రావచ్చు ప్రాజెక్ట్ చేసే వ్యక్తులు ప్రాజెక్ట్ చేసే ప్రక్రియలో ఉండగా వారు ఒక ఆవిష్కరణను కనుగొనవచ్చు ప్రాజెక్ట్ చేసే వ్యక్తులు ప్రాజెక్ట్ చేసే ప్రక్రియలో ఉండగా వారు ఒక ఆవిష్కరణను కనుగొనవచ్చు ఇప్పుడు ఈ ఆవిష్కరణలు విభిన్న మార్గాలలో రావచ్చు ఇప్పుడు ఈ ఆవిష్కరణలు విభిన్న మార్గాలలో రావచ్చు మీరు పాఠశాలలు సైన్స్ ప్రాజెక్టులలో ఆవిష్కరణలను కనుగొనవచ్చు మీరు పాఠశాలలు సైన్స్ ప్రాజెక్టులలో ఆవిష్కరణలను కనుగొనవచ్చు అవే ఒక ఆవిష్కరణ కావచ్చు అవే ఒక ఆవిష్కరణ కావచ్చు ప్రొఫెసర్లు మరియు విద్యార్థులు చేసిన విశ్వవిద్యాలయ సంబందిత పనులలో మీరు వాటిని కనుగొనవచ్చు ప్రొఫెసర్లు మరియు విద్యార్థులు చేసిన విశ్వవిద్యాలయ సంబందిత పనులలో మీరు వాటిని కనుగొనవచ్చు అవి ఆవిష్కరణకు దారి తీయవచ్చు అవి ఆవిష్కరణకు దారి తీయవచ్చు పేటెంట్ పొందగల ఆవిష్కరణలతో వస్తున్న జ్ఞాన ఆధారిత స్టార్టప్లలో మీరు కనుగొనవచ్చు పేటెంట్ పొందగల ఆవిష్కరణలతో వస్తున్న జ్ఞాన ఆధారిత స్టార్టప్లలో మీరు కనుగొనవచ్చు మరియు శాస్త్రవేత్తల ద్వారా వివిధ ఆవిష్కరణలపై పనిచేసే పరిశోధనా ప్రయోగశాలలు నుండి ఈ ఉత్పత్తులు కావచ్చు మరియు శాస్త్రవేత్తల ద్వారా వివిధ ఆవిష్కరణలపై పనిచేసే పరిశోధనా ప్రయోగశాలలు నుండి ఈ ఉత్పత్తులు కావచ్చు అవి ఆవిష్కరణలే కాదు కానీ వారి ఆవిష్కరణల నుండి వ్యక్తమయ్యే ఉత్పత్తులు పేటెంట్ కావచ్చు అవి ఆవిష్కరణలే కాదు కానీ వారి ఆవిష్కరణల నుండి వ్యక్తమయ్యే ఉత్పత్తులు పేటెంట్ కావచ్చు మరియు పరిశోధన మరియు అభివృద్ధి విభాగం ఉన్న సంస్థల నుండి కూడా ఆవిష్కరణలు రావచ్చు మరియు పరిశోధన మరియు అభివృద్ధి విభాగం ఉన్న సంస్థల నుండి కూడా ఆవిష్కరణలు రావచ్చు ఇలా చాలా చోట్ల నుండి ఆవిష్కరణలు రావచ్చు ఇలా చాలా చోట్ల నుండి ఆవిష్కరణలు రావచ్చు ఇప్పుడు మనం ఒక ఆవిష్కరణను కనుగొన్న తర్వాత దాని డిస్క్లోసర్స్ పేటెంట్ కార్యాలయానికి మొదట బహిర్గతం చేయాలి ఇప్పుడు మనం ఒక ఆవిష్కరణను కనుగొన్న తర్వాత దాని డిస్క్లోసర్స్ పేటెంట్ కార్యాలయానికి మొదట బహిర్గతం చేయాలి కాబట్టి మీరు పేటెంట్ కార్యాలయానికి బహిర్గతం చేయకుండా పబ్లిక్ డొమైన్లో ఏదైనా బహిర్గతం చేస్తే అది 'కొత్తదనం' అనే అంశాన్ని తీసివేయగలదు కాబట్టి మీరు పేటెంట్ కార్యాలయానికి బహిర్గతం చేయకుండా పబ్లిక్ డొమైన్లో ఏదైనా బహిర్గతం చేస్తే అది 'కొత్తదనం' అనే అంశాన్ని తీసివేయగలదు ఆవిష్కరణలోని నూతనత్వాన్ని అది నాశనం చేయవచ్చు ఆవిష్కరణలోని నూతనత్వాన్ని అది నాశనం చేయవచ్చు అదే కనుక జరిగితే మీరు మీ ఆవిష్కరణకు పేటెంట్ దాఖలు చేయలేరు అదే కనుక జరిగితే మీరు మీ ఆవిష్కరణకు పేటెంట్ దాఖలు చేయలేరు కాబట్టి ప్రచురణలు మీరు బహిర్గతం చేసే ప్రదేశాలు కాబట్టి ప్రచురణలు మీరు బహిర్గతం చేసే ప్రదేశాలు కానీ ప్రచురణలు మీ ఆవిష్కరణ యొక్క కొత్తదనాన్ని చంపగలవు కానీ ప్రచురణలు మీ ఆవిష్కరణ యొక్క కొత్తదనాన్ని చంపగలవు ల్యాబ్ నోట్స్ లేదా థీసిస్ లేదా చేసిన పని గురించి వ్రాతపూర్వక వివరణ వంటి వన్నీ మీరు కనుగొనవచ్చు ల్యాబ్ నోట్స్ లేదా థీసిస్ లేదా చేసిన పని గురించి వ్రాతపూర్వక వివరణ వంటి వన్నీ మీరు కనుగొనవచ్చు ఇవన్నీ పేటెంట్ యొక్క నూతనత్వాన్ని పాడు చేస్తాయి ఇవన్నీ పేటెంట్ యొక్క నూతనత్వాన్ని పాడు చేస్తాయి మీరు ఆవిష్కరణ యొక్క ప్రోటోటైప్లలో ఈ డిస్క్లోసర్స్ ఇవ్వాలని కోరుకుంటారు మీరు ఆవిష్కరణ యొక్క ప్రోటోటైప్లలో ఈ డిస్క్లోసర్స్ ఇవ్వాలని కోరుకుంటారు